ఈ ఉపన్యాసానికి స్వాగతం ఫోల్డెడ్ డైపోల్ అని పిలువబడే వైర్ యాంటెన్నా యొక్క మరొక రకం చూస్తాము మనము డైపోల్ యాంటెన్నాను చూశాము మరియు రెసోనెంట్ డైపోల్ కి 73 ఓం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనము 50 ఓం లేదా 75 ఓం ఇంపిడెన్స్ ఉన్న కోయాక్సియల్ కేబుల్ ను ఉపయోగిస్తే అది మీకు మ్యాచింగ్ సర్క్యూట్ కలిగి ఉండవచ్చు మరియు అది మంచి మ్యాచ్ కలిగి ఉంటుంది కాని కోయాక్సియల్ కేబుల్ ప్రయోగశాలలలో ఉపయోగించబడుతుంది కాని ప్రజల టీవీ లో కాదు మీరు ఇది చాలా ఖరీదైనది కనుక దీనిని టీవీ పరిశ్రమ లో ఉపయోగించరు ఇప్పుడు దీని బదులుగా వారు రెండు వైర్ లైన్ ట్విస్టెడ్ లైన్ ని ఉపయోగిస్తారు వాస్తవానికి ఈ రోజుల్లో మీరు చూసి ఉండరు ఎందుకంటే ఇది కేబుల్ విషయం ఎందుకంటే ఇది ఎక్కువ ఫ్రీక్వెన్సీ కి సంబంధించినది కాబట్టి వారు అలా చేయరు కానీ మునుపటి రోజుల్లో ప్రతిఒక్కరికీ యాంటెన్నా ఉన్నా వినియోగదారు ఎల్లప్పుడూ కోయాక్సియల్ కేబుల్ను భరించలేరు కాబట్టి ట్విస్టెడ్ లైన్ ఉన్నాయి అంటే ఇంటర్ఫరెన్స్ ని తగ్గించడానికి అవి రెండు లైన్స్ ట్విస్ట్ చేసి ఆపై షీల్డ్ చేయబడ్డాయి కాబట్టి ప్రాథమికంగా ఇది రెండు వైర్ ల ట్రాన్స్మిషన్ లైన్ ఇప్పుడు రెండు వైర్ ల ట్రాన్స్మిషన్ లైన్ మీరు 50 ఓం లేదా 75 ఓం లేదా 100 ఓం ఇంపిడెన్స్ చేయాలనుకుంటే అంతరాలు ఇరుకైనవిగా కనిపిస్తాయి ఇవి సాధారణ వస్తువుతో ఫ్యాబ్రికేట్ చేయడం కష్టం అందువల్ల వారు సాధారణంగా ట్విస్టెడ్ పెయిర్ లైన్ ని ఉపయోగిస్తారు దీని ఇంపిడెన్స్ 300 ఓం వాస్తవానికి వారు దీనిని రెండు ఇన్లెట్ ట్రాన్స్మిషన్ లైన్ అని పిలుస్తారు వాస్తవానికి రెండు తీగలు వేరుచేయడం సాధారణంగా 5 16 అంగుళాలు మరియు సపోర్ట్ మరియు స్పేసింగ్ కోసం నష్టపోని ప్లాస్టిక్ పదార్థంలో పొందుపరచబడింది అందువల్ల వారు దీని కోసం ఉపయోగిస్తారు మరియు దీనికి 300 ఓంల క్యారెక్టర్స్టిక్ ఇంపిడెన్స్ ఉంది కాబట్టి ఈ 300 ఓం మీరు డైపోల్తో సరిపోల్చాలనుకుంటే అది సమస్యని కలిగిస్తుంది కాబట్టి డైపోల్ కి బదులుగా ఒక మంచి ఇన్నోవేటివ్ డిజైన్ ఉంది వాస్తవానికి ఈ డైపోల్ కి బదులుగా మీరు "a" వ్యాసార్థం యొక్క చాలా సన్నని తీగను తీసుకొని స్క్వేర్ లూప్లో ఫోల్డ్ చేయాలని మీరు అనుకుంటే దానిని ఫోల్డెడ్ డైపోల్ యాంటెన్నా అంటారు కాబట్టి పొడవు l సన్నని లూప్ లు ఇది దీర్ఘచతురస్రాకార లూప్ కాబట్టి లూప్స్ అంటే లూప్స్ వెడల్పును S అని పిలుస్తారు S అనేది లాంబ్డా నాట్ కంటే చాలా తక్కువగా ఉండాలి మరియు సాధారణంగా ఇది 0 05 లాంబ్డా నాట్ కంటే తక్కువ కాబట్టి దీని అర్థం అది చాలా చిన్నదిగా ఉండాలి లేకుంటే ప్రభావాలు ఉండవు ఇది రెండు వైర్ యాంటెన్నా లాగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని చాలా చిన్న లూప్ తీసుకుంటే మీరు 300 ఓం దగ్గర ఏదో ఒక ఇంపిడెన్స్ పొందుతారు ఇప్పుడు విషయం ఎలా జరుగుతుందో చూస్తారు వాస్తవానికి ఇక్కడ మనము ఏమి చేస్తున్నామో మీరు చూస్తారు ఇది ఖచ్చితంగా ఇది డైపోల్ కానీ ఇక్కడ మళ్ళీ మనము దానిని ట్రాన్స్మిషన్ లైన్ గా చేస్తున్నాము కాబట్టి ఈ ఫోల్డెడ్ డైపోల్ డైపోల్ యాంటెన్నా మరియు ట్రాన్స్మిషన్ లైన్ లో అని పరిగణనలోకి తీసుకొని విశ్లేషించవచ్చు కాబట్టి ఇది ఇన్పుట్ ఇంపిడెన్స్ అని తెలుసుకోవడానికి మనము ఆసక్తి కలిగి ఉన్నాము అంటే ఫీడ్ పాయింట్ వద్ద ఉన్నప్పుడు కనిపించే ఇంపిడెన్స్ ఏమిటి కాబట్టి అలా చేయడానికి మనకు ఈ క్రింది మోడల్ను కలిగి ఉన్నట్లు చూస్తాము కాబట్టి ఇది అసలు ఫోల్డెడ్ డైపోల్ కాబట్టి ఫోల్డెడ్ డైపోల్ అని వ్రాద్దాం నాకు ఒక కరెంట్ ఉంది ఆ కరెంట్ తిరిగి వస్తోంది మీరు చూసేది ఇది ఒక టిపికల్ డైపోల్ యాంటెన్నా లాంటిది కాదు డైపోల్ ల యొక్క రెండు చివరల మధ్య కండక్షన్ కరెంట్ పాత్ ఉండకూడదనే అవసరం ఉంది కానీ ఇక్కడ ఒక మార్గం ఉంది కానీ స్పష్టంగా ఈ విషయాలలో ఇక్కడ ఒక వంపు ఉంది మరియు ఒక రేడియేషన్ ఉంటుంది కాబట్టి యాంటెన్నా ఉంది కానీ ట్రాన్స్మిషన్ లైన్ కూడా ఉంది అందుకే ఇది రెండు కరెంట్ల సమ్ అని వ్రాసాము ఒకటి యాంటెన్నా కరెంట్ మరొకటి ట్రాన్స్మిషన్ లైన్ కరెంట్ కాబట్టి ఇది సమానంగా మనకు యాంటెన్నా ఉందని మరియు నాకు ట్రాన్స్మిషన్ లైన్ ఉందని చెబుతుంది కాబట్టి నాకు యాంటెన్నా ఉందని తీసుకుందాం కాబట్టి నేను వీటిని విచ్ఛిన్నం చేశానని మీరు చూస్తున్నారు నాకు మొత్తం వోల్టేజ్ V ఉంది ఇక్కడ నేను V 2 మరియు V 2 ద్వారా విచ్ఛిన్నం చేశానని మీరు చూస్తున్నారు కాని ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రెండు సమ్ V అది డ్రైవింగ్ ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి కేంద్రంలో మొత్తం డైవింగ్ వోల్టేజ్ ఉంది ఈక్విపోటెన్షియల్ వద్ద V ఉంటే మరియు ఇక్కడ ఇవి వ్యతిరేకం గా ఉన్నాయి కాబట్టి నేను కనెక్ట్ చేస్తే లేదా వాస్తవానికి ఈ చివరలో వోల్టేజ్ సోర్స్ లేదని మీరు చెప్పగలరు కాబట్టి ఈ చివర మరియు ఈ చివర మీరు ఈ రెండు ప్లస్ చేస్తే V మరియు ఇవి ప్లస్ చేస్తే సున్నా అవుతుంది కాబట్టి ఇవి సమానమైన నిర్మాణాలు ఇప్పుడు కరెంట్ ప్రవహిస్తుంది ఇది నా I1 మరియు ఇది నా I2 అని పిలుద్దాం కాబట్టి ఇది నా సోర్స్ ఇది కూడా I1 అవుతుంది అదేవిధంగా ఇది కూడా I1 ఇది కూడా I1 మరియు ఈ I2 కారణంగా ఇది I2 కాబట్టి ఇది యాంటెన్నా మోడ్ అని మీరు ఇప్పుడు గుర్తించవచ్చు కాబట్టి ఇది యాంటెన్నా మోడ్ ఎందుకంటే నాకు రెండు పోల్స్ లలో డిఫరెన్షియల్ కరెన్సీలు ఉన్నాయి మరియు ఇది నా ట్రాన్స్మిషన్ మోడ్ ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ కాబట్టి మనము దీనిని ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ అని పిలుస్తాము కాబట్టి ఈ రెండు నిర్మాణాలు సమానం కాబట్టి నేను ఇక్కడ చూసే మొత్తం ఇంపిడెన్స్ వీటి మొత్తంగా ఉంటుందని చెప్పగలను ఇప్పుడు నేను ఇలా ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే ఈ రెండు నిర్మాణాలు నాకు రెండు వేర్వేరు ఇంపిడెన్స్లను ఇస్తాయి ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూటెడ్ లైన్ మరియు మీరు ఇక్కడ చూస్తే c మరియు d అని నేను చెప్పగలను ఎందుకంటే నిర్మాణం యొక్క సిమెట్రీ కారణంగా చెప్పగలను నేను c మరియు d ఒకే పొటెన్షియల్ వద్ద ఉంటయని చెప్పగలను అలాగే g మరియు h ఒకే పొటెన్షియల్ వద్ద ఉంటయని చెప్పగలనా కాబట్టి వీటికి బదులుగా నేను యాంటెన్నా మోడ్ చేయగలను నేను ఇప్పుడు యాంటెన్నా మోడ్ను తీసుకుంటున్నాను ఈ మోడల్ కాబట్టి ఈ మోడల్ నేను ఈ రెండింటినీ సులభంగా కనెక్ట్ చేయగలను అంటే నిర్మాణం I మరియు V ఇదే విధంగా ఇక్కడ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇది వాస్తవానికి V 2 ప్లస్ V 2 గా ఉంటుంది కాబట్టి ఇది V ఇది ఇక్కడ అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇది నా ప్లస్ ఇది మైనస్ మరియు ఇది సన్నగా ఉన్నందున ఇది సన్నగా ఉంది ఇది ఒక పోల్ అని నేను చెప్పగలను ఇది యాంటెన్నా డైపోల్ యొక్క మరొక పోల్ మరి ఇక్కడ కరెంట్ ఏమిటి ఇక్కడ I1 వెళుతోంది ఇక్కడ కూడా I1 వెళుతోంది కాబట్టి మొత్తం కరెంట్ అంటే ఏమిటి ఇప్పుడు యాంటెన్నా మొత్తం కరెంట్ ఇక్కడ 2I1 అని నేను చెప్పగలను V యొక్క వోల్టేజ్ సోర్స్ ఇవి లంపుడ్ గా ఉంటాయి కాని ఇవి పంపిణీ చేయబడతాయి కాబట్టి ఇది మళ్ళీ 2I1 ఇది ఇక్కడకు వెళుతోంది ఇది ఇక్కడకు వెళుతోంది కాబట్టి 2I1 అనేది V కి సమానం నేను ఇక్కడ చూస్తే ఇంపిడెన్స్ Y1 అయితే Y1 ఇన్పుట్ అడ్మిటెన్స్ రెండు సమాంతర కండక్టర్ల నుండి డైపోల్ యాంటెన్నా మోడ్ ప్రతి చివరలో కలిసి అనుసంధానించబడింది మనము చూస్తే Y1 అడ్మిటెన్స్ ఇప్పుడు ఇది నా యాంటెన్నా మోడ్ నిర్మాణం మనము దానిని ఉంచుతాము అప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం ట్రాన్స్మిషన్ లైన్ మోడల్ ని చూద్దాం కాబట్టి నా దగ్గర ఉన్నవి ఇవి ఇవి ఇవి ఈ V 2 కాబట్టి ఇది ఏమిటి మొత్తం పొడవు l కాబట్టి I2 ఏమిటంటే ప్రతి ఒక్కటీ ఎంత వోల్టేజ్ ని కలిగి ఉంటుంది మీరు ఈ లైన్ ని చూడండి కాబట్టి ఇది V 2 మరియు ఇది Y2 అవుతుంది నేను దీన్ని వ్రాయగలనా ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ కోసం ఈ Y2 ఏమిటి కాబట్టి నేను వ్రాయగలిగేది V 2 1 Z2 కి సమానం ఇక్కడ Z2 ఈ పాయింట్ నుండి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇప్పుడు Z2 అంటే ఏమిటి Z0 ఈ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క క్యారెక్టర్స్టిక్ ఇంపిడెన్స్ అయితే అప్పుడు Z0 Zl ప్లస్ j Z0 tan k0 l వాస్తవానికి గందరగోళం చెందకండి ఎందుకంటే నేను l తీసుకున్నాను వాస్తవానికి ఇక్కడ పొడవు ఇక్కడ l 2 అని చెప్పనివ్వండి అది ఒక షార్టెడ్ లైన్ అని చూస్తాను కాబట్టి నేను k0 l 2 డివైడెడ్ Z0 ప్లస్ j Z1 tan k0 l 2 చెప్పగలను కాబట్టి ఇక్కడ ఇది ఇక్కడ షార్ట్ చేయబడి ఉంది కాబట్టి Zl 0 కి సమానం మనం ఉంచితే j Z0 tan k0 l 2 విలువ ఏమిటో చెప్పగలను కాబట్టి నేను ఈ విలువను ఇక్కడ ఉంచినట్లయితే నేను I2 విలువ V ఇన్ టూ మైనస్ j Y0 2 cot k0 l 2 కి సమానం అని చెప్పగలను కాబట్టి I2 V మైనస్ j Y0 బై 2 కాట్ k0 l బై 2 గా ఉంటుంది కాబట్టి ఫోల్డెడ్ డైపోల్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏమిటి ఇది ఈ మొత్తం రెండు కరెంట్ ల యొక్క సూపర్ పొజిషన్ గా అవుతుంది కాబట్టి ఫోల్డెడ్ డైపోల్ యొక్క Yin I1 ప్లస్ I2 V అని చెప్పగలను మరియు ఇది ఈ Y1 యొక్క I1 V కి సమానం I1 2I1 ఇది అదే పొటెన్షియల్ ఇది V 2 అవుతుంది ఎందుకంటే మీరు చూస్తారు ఇక్కడ మనము జోడించిన అదే పొటెన్షియల్ కోసం పొటెన్షియల్లు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇది వాస్తవానికి V 2 అది పొరపాటు కాబట్టి ఇది V 2 కాబట్టి 2I1 V 2 కి సమానం కాబట్టి I1 V Y1 4 కి సమానం అవుతుంది కాబట్టి Yin I1 V ప్లస్ I2 V కు సమానం కాబట్టి I1 V నుండి మనము Y1 4 మరియు I2 V మైనస్ j Y0 2 కాట్ k0 l 2 ను పొందుతాము కాబట్టి ఇప్పుడు l లాంబ్డా నాట్ 2 కు సమానమైనప్పుడు హాఫ్ వే డైపోల్ ఈ మొత్తం టర్మ్ అదృశ్యమవుతుంది కాబట్టి Yin లాంబ్డా 2 కు డైపోల్ అవుతుంది ఇది Y1 4 అవుతుంది కాబట్టి Zin యొక్క ఇంపిడెన్స్ అంటే ఏమిటి Zin 4 ఇన్ టూ Z1 కు సమానం అంటే ఆ సమయంలో అది డైపోల్ డైపోల్ 73 ఓం యొక్క ఇంపిడెన్స్ లేదా రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది ఇది కూడా ఉంది రెసోనెంట్ డైపోల్ కూడా రియాక్టివ్ పార్ట్ 42 5 ఓం కలిగి ఉంటుంది కాబట్టి రెండూ 4 తో గుణించబడతాయి కాబట్టి 73 ఇన్ టూ 4 అంటే 292 కాబట్టి దీనిని 300 ఓం ట్రాన్స్మిషన్ లైన్తో సరిపోల్చవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు దానిని రెసోనెంట్ చేయలేకపోతే వాస్తవానికి l లాంబ్డా 2 కు సమానంగా ఉంటుందని మనము చూశాము అక్కడ 42 5 ఓం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అన్ని విధాలా సరిగ్గా తయారు చేయడం మంచిది కాదు కాబట్టి మనం సమీపంలో ఉంటే మనం ఉన్నాం అనుకుందాం కాబట్టి మొదటి విషయం ఏమిటంటే 292 5 ఓం యొక్క Zant ను తయారు చేయవచ్చు అది 73 ఇన్ టూ 4 ఉంటుంది ఇప్పుడు మనము రెసొనెన్స్ లేని సందర్భంలో అంటే సాధారణంగా మనం l 0 5 లాంబ్డా నాట్ కు బదులుగా 0 48 లాంబ్డా నాట్ కు సమానం కాబట్టి ఇది పూర్తిగా రెసొనెన్స్ ఇప్పుడు ఆఫ్ రెసొనెన్స్ వద్ద ఈ Y1 G1 ప్లస్ j B1 అవుతుంది ఇప్పుడు k0 l 2 𝛑 2 కన్నా తక్కువ గా ఉన్నప్పుడు ఈ B1 పాజిటివ్ ఎందుకంటే B1 ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది కెపాసిటివ్ అంటే చిన్నవి మనకు కెపాసిటివ్ లాంటివి ఉంటాయి కాని ఇది వాస్తవానికి Y1 అంటే యాంటెన్నాల విషయం దీనికి కెపాసిటివ్ విషయం కలిగి ఉంది కాని ట్రాన్స్మిషన్ లైన్ మీకు మైనస్ j ను ఇస్తున్నది మీరు Y క్యారెక్టర్స్టిక్ ఇంపిడెన్స్ Y0 అని చెప్పవచ్చు అది Y2 2 cot k0 l 2 గా తీసుకుంటుంది ఇది నెగెటివ్ అంటే ఈ షరతుకి ఇండక్టివ్ కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి పరిహారం ఇస్తాయి యాంటెన్నా యొక్క కెపాసిటివ్ భాగం ఇండక్టివ్ భాగం ద్వారా రద్దు చేయబడుతుంది అదేవిధంగా ఇది ఒక అందమైన విషయం మీరు మరొక వైపు చెప్పవచ్చు అంటే మీరు దానిని అంతకంటే ఎక్కువ చేస్తే l విలువ లాంబ్డా నాట్ 2 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు B1 నెగెటివ్ గా ఉంటుందని మీరు చూస్తారు అంటే ఇది ఇండక్టివ్ మరియు cot k0 l 2 నెగెటివ్ గా ఉంటుంది కాబట్టి మైనస్ j Y2 బై 2 కాట్ k0 l బై 2 పాజిటివ్ కాబట్టి మళ్ళీ వాటితో కాంపెన్సేట్ చేస్తుంది కాబట్టి దీనితో డిజైన్ ఇంజనీర్ల పాత్ర ఏమిటంటే దీనికి సరైన విలువ ఏమిటో సరైన ఎంపిక తో మీరు బ్యాండ్విడ్త్ కలిగి ఉండవచ్చు మీరు రెసొనెన్స్ డైపోల్ పై గణనీయంగా పెంచవచ్చు అంటే మీరు ఫోల్డెడ్ డైపోల్ ను సరిగ్గా చేస్తే మీకు సరైన మ్యాప్ను ఇస్తుంది అందువల్ల మీరు టీవీ ప్రసారం కోసం వివిధ రకాలైనవి కలిగి ఉంటారు అందువల్ల వివిధ సమీప స్టేషన్లకు సరిపోయే ఇంపిడెన్స్ కాకుండా పొందవచ్చు ఇప్పుడు వాస్తవానికి ఈ విషయం వాస్తవానికి ఇది కండక్టర్ డయామీటర్ ల నిష్పత్తిని కలిగి ఉండటం ద్వారా వాస్తవానికి ఈ ఫార్ములా ట్రాన్స్మిషన్ లైన్ల యొక్క ఈ క్యారెక్టర్స్టిక్ ఇంపిడెన్స్ ఏమిటి కాబట్టి మనము Z0 ను ఎక్కడ ఉపయోగిస్తున్నాము కాబట్టి మీరు ఉపయోగించిన ఫార్ములా ఈటా 𝛑 కాస్ హైపర్ బాలిక్ S 2 ఇన్ టూ a గా చూస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి ఈటా 𝛑 లాగ్ S 2 ప్లస్ రూట్ ఓవర్ S 2 హోల్ స్క్వేర్ మైనస్ a స్క్వేర్ డివైడెడ్ బై a కాబట్టి S అంటే ఏమిటి మనము ప్రాథమిక రూపకల్పన విషయాలకు వస్తే S అనేది లూప్ లు వెడల్పు మరియు a అనేది వైర్ యొక్క వ్యాసార్థం కాబట్టి మీరు దానిని మార్చడం ద్వారా క్యారెక్టర్స్టిక్ ఇంపిడెన్స్ యొక్క విభిన్న విలువలను పొందవచ్చు మరియు సాధారణంగా అవి S 2 "a‟ కంటే చాలా ఎక్కువ అని ఒక అంచనాకు రావచ్చు ఎందుకంటే S 2 అంటే యాంటెన్నా చూస్తున్నప్పుడు S 2 అది ఉంది దానిని మీరు వ్యాసార్థం అని చెప్పగలరు కాబట్టి ఆ వ్యాసార్థం ఆంటెన్నా తయారీకి ఉపయోగించే వైర్ల వ్యాసార్థం కంటే చాలా పెద్దదిగా ఉండాలి కాబట్టి వారికి Z0 ఈ అఫ్రాక్స్జీమేషన్ లాగ్ S కింద ఈటా 𝛑 అని వ్రాయబడుతుంది దీని ద్వారా 0 733 ఈటా log 10 S a అవుతుంది కాబట్టి మీరు సింపుల్ గా అవసరమైన ఇంపిడెన్స్ ఏమిటి అని తెలుసుకోవచ్చు కాబట్టి S a నిష్పత్తి ఏమిటి కాబట్టి సరైన విషయాలు ఉండాలి మా రోజుల్లో బంగ్లాదేశ్ యాంటెన్నా అందుబాటులో లేదని అనుకుందాం కలకత్తాలో ప్రసారం బాగానే ఉంది కలకత్తాలో ఆ సమయంలో అందుబాటులో ఉన్న రెండు మూడు స్టేషన్లు హిల్ స్టేషన్లు ఒక డిజైన్ మనము దానిని చూస్తాము కానీ కొంతమంది మెకానిక్స్ కి బంగ్లాదేశ్ అని కూడా వారికి తెలుసు వాస్తవానికి బంగ్లాదేశ్ ఆ సమయంలో చాలా ఎక్కువ పవర్ ట్రాన్స్మిటర్ ని కలిగి ఉంది కాబట్టి బంగ్లాదేశ్ స్వీకరించవచ్చు కానీ ఆడియో స్వీకరించబడింది కానీ వీడియో రాలేదు అంటే మీరు కొనుగోలు చేయకపోతే వీడియో రాదు అది పెద్ద ఖరీదైన యాంటెన్నా కాబట్టి వారు ఏమి చేస్తారు ఇది మరింత విస్తృత రూపకల్పన వాస్తవానికి బంగ్లాదేశ్ వెలుపల ఉంది కానీ మీరు ఈ ఎంపికను సరిగ్గా చేస్తే అంటే వారు కొన్ని ఇతర S a నిష్పత్తితో కలిగి ఉండాలి తద్వారా వారు వాటిని తీర్చగలుగుతారు తద్వారా ఇది మరింత బ్రాడ్బ్యాండ్ రూపకల్పన అవుతుంది మరియు మీరు బంగ్లాదేశ్ విషయాలు ఉన్నాయి దాని కోసం వారు ఆ రోజుల్లో 1000 2000 రూపాయలు అదనంగా వసూలు చేసేవారు దానికి 2000 రూపాయలు పరిమాణం ఏమిటో వారు ఎప్పటికీ చెప్పరు ఇది S a ప్రాపర్టీ కాబట్టి ఈ విషయం మరియు మరొక విషయం వాస్తవానికి మీరు వీటిని కొనసాగించవచ్చు దీనికి బదులుగా మీరు మరొకదాన్ని ఉంచండి కాబట్టి ఇక్కడ మీరు Ra మాదిరిగానే విశ్లేషించినట్లయితే యాంటెనాలు ఈ కంబైన్డ్ యాంటెన్నా 9 రెట్లు Rdipole అవుతుంది ఒక అర్రే యాంటెన్నాను చూసినప్పుడు యాంటెన్నా ఎలిమెంట్ ల మధ్య మ్యూచువల్ కప్లింగ్ అవి ఇన్పుట్ ఇంపిడెన్స్ను తగ్గిస్తాయి కాని ఫోల్డెడ్ డైపోల్స్ అధిక ఇంపిడెన్స్ ఆ సమయంలో సహాయపడుతుంది కాబట్టి వాస్తవానికి మీరు అర్రే యాంటెన్నా కలిగి ఉంటే అంటే ఏమిటి ఇది అర్రే యాంటెన్నా కాదని దయచేసి గుర్తుంచుకోండి ఎందుకంటే ఇక్కడ ఒకటి మాత్రమే డ్రైవ్ చేస్తుంది కానీ నేను రెండు ఉపయోగించి డ్రైవ్ చేస్తే మీరు ఒక సెల్ప్ ఇంపిడెన్స్ ను రెండు సెల్ప్ ఇంపిడెన్స్ ను కలిపితే కానీ మ్యూచువల్ ఇంపిడెన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఆ ఇంపిడెన్స్ను ఉంచడానికి మీకు ఇలాంటి కొన్ని నాన్ డ్రీవెన్ ఇంపిడెన్స్ వంటివి అవసరము వాస్తవానికి ఇది కూడా నాన్ డ్రీవెన్ విషయం కాబట్టి యాగి ఉడా అర్రే గురించి చర్చిస్తే భావన ఇది డైరెక్టర్స్ మొదలైనవి వాస్తవానికి అవి ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం కూడా అవి నిష్క్రియాత్మకమైనవి కాబట్టి నిష్క్రియాత్మకమైనవి యాంటెన్నా యొక్క ఇంపిడెన్స్ను పెంచుతాయి కానీ మీకు సరైన పరిమాణం మొదలైనవి ఉండాలి కాబట్టి ఈ ఫోల్డెడ్ డైపోల్ యొక్క సమానమైన సర్క్యూట్ ఇలాంటిదని మీరు కూడా చెప్పవచ్చు నేను మళ్ళీ వ్రాస్తాను ఇంపిడెన్స్ గురించి మనం లెక్కించిన దాన్ని తీసుకుంటాను V I1 ఆ యాంటెన్నా మోడ్ను ఆ డయాగ్రమ్స్ ను సూచిస్తూ మనకు 4 Za ఉంది ఇది యాంటెన్నా మోడ్ మరియు V బై I2 2 Zt కి సమానం ఇది ట్రాన్స్మిషన్ మోడ్ కాబట్టి Zin విలువ I1 ప్లస్ I2 మరియు అది 4 Za Zt బై Zt ప్లస్ 2 Za అవుతుంది మీరు ఇలా చేస్తే అది వస్తుంది ఇప్పుడు దీనిని 4 Za కి సమాంతరంగా 2 Zt గా చూడవచ్చు కాబట్టి ఫోల్డెడ్ డైపోల్ యొక్క సమానమైన సర్క్యూట్ ఏమిటి నేను మొదట 2 Zt కలిగి ఉన్నానని చెప్పగలనా కాబట్టి ఇది 2 Zt అప్పుడు వాస్తవానికి నాకు ట్రాన్స్ఫార్మర్ ఉంది మరియు ఈ వైపు నాకు Za ఉంది ఇప్పుడు ఈ నిష్పత్తి 2 1కు ఉంది మీరు చూస్తారు ఈ Za అది ఇక్కడకు ఈ వైపు సమాంతరంగా వస్తుంది ఇది 2 1 ఉంటుంది అంటే ఇది 2Za 2Zt దీనికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఇది యాంటెన్నా మోడ్ ఇంపిడెన్స్ ఇది నాలుగు రెట్లు పెరిగింది ఈ ట్రాన్స్ఫార్మర్ ఇంపిడెన్స్ సరైన ఛార్జ్ ద్వారా ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ ఇంపిడెన్స్తో రెట్టింపుగా కనిపిస్తుంది మనం ఇప్పటికే చూసిన ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ ఇంపిడెన్స్ను తొలగించవచ్చు ఇప్పుడు చివరగా దయచేసి n ఎలిమెంట్ కేసు కొరకు గమనించండి కనుక ఇది అలా అవుతుంది కాబట్టి కండక్టర్ వద్ద వోల్టేజ్ V N అని వ్రాయగలము N అనేది Iin Zin కు సమానం అంటే వాస్తవానికి మనకు చాలా డ్రైవర్లు ఉంటే ఇది I1 Z11 ప్లస్ I2 Z12 ప్లస్ I3 Z13 మొదలైనవి అవుతుంది ఇప్పుడు ఎలిమెంట్ లకు చాలా దగ్గరగా ఉంటే అప్పుడు In I1 iఅన్నీ సమానంగా ఉంటాయి మరియు ZIN Z11 కు సమానం ఇది అన్ని n ఎలిమెంట్ లకు దగ్గరగా ఉంటాయి కాబట్టి వర్తిస్తుంది కాబట్టి Vn అంటే ఏమిటి Vn సుమారు గా I1 N Z11 గా ఉంటుంది ఇది Zin విలువ V I1 కు సమానం అని సూచిస్తుంది అది N స్క్వేర్ Z11 కు సమానం వాస్తవానికి ఇది N స్క్వేర్ కారకంగా మారుతుంది ఇక్కడ మాదిరిగా ఇది 2 మాత్రమే కాబట్టి ఇది Za కి 4 రెట్లు మీకు 3 ఉంటే మీకు 3 రెట్లు మొదలైనవి ఉన్నాయి ఎందుకంటే వాస్తవానికి యాంటెన్నా మోడ్లో ఇది జరుగుతోంది కాబట్టి దీనితో ఒక రోజు టీవీ ప్రసారం నేరుగా ఇంటి యాంటెన్నా రిసెప్షన్కు వస్తుంది ఇది చాలా మంచి డైపోల్ యాంటెన్నా అవుతుంది ఈ ఫోల్డెడ్ డైపోల్ బాగా ప్రాచుర్యం పొందింది ఈ రోజుల్లో మొత్తం పనులు కేబుల్ ఆపరేటర్ల వద్ద జరుగుతాయి మరియు వ్యక్తిగత విషయాలు లేవు లేదా మీరు వైర్ యాంటెన్నాకు బదులుగా డిష్ యాంటెన్నా ఉపయోగిస్తున్నారు ఫోల్డెడ్ డైపోల్ ఈ రోజుల్లో కనిపించదు కాని కాన్సెప్ట్ వారీగా వైర్ యాంటెన్నా అత్యంత ప్రజాదరణ పొందిన విజయవంతమైన రూపకల్పనలో ఒకటి కాబట్టి కొన్ని వైర్ యాంటెనాలు చూసాము తరువాత మనము కొన్ని ఇతర ఆచరణాత్మక యాంటెన్నాలను చూస్తాము స్పష్టంగా వాటిలో కొన్ని అర్రే యాంటెనాలుగా ఉంటాయి ఇవి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి మరియు తరువాత మనము ఇతర తరగతులలో కొన్ని ఇతర విషయాలను చూస్తాము ధన్యవాదాలు